NPTEL ఆన్ లైన్ సర్టిఫికేషన్ కోర్స్ బయోరియాక్టర్ లో 20వ లెక్చర్ కు స్వాగతం గత రెండు లెక్చర్ లలో బయోరియాక్టర్స్ లో సెల్ లెవల్ లో ఏమిజరుగుతున్నదో అని తెలుసు కోవడానికి బయోరియాక్షన్ స్టాయికియోమెట్రీ ని ఒక మార్గం గా చూసాము బయోరియాక్టర్ లోని సెల్స్ నిజమైన ఫ్యాక్టరీలు గత లెక్చర్ లో ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసాము ఇప్పుడు మాడ్యూల్ 5 ను మొదలు పెడతాము మనం సెల్ కు ఉండే విండోస్ గురించి మాట్లాడుకుందాము మనం సెల్ ని ఒక బ్లాక్ బాక్స్ గా అనుకుందాము అని చెప్పుకున్నాము తర్వాత విండోస్ తెరచి లోపల ఏమి జరుగుతుందో చూద్దాము సెల్ కు ఉండే విండోస్ ఏమిటంటే సెల్ యొక్క సెల్ల్యూలార్ స్థితి లేదా మెటబాలిక్ స్థితి ని తెలిపే ఇండికేటర్స్ indicatorsసూచికలు ఈ పదాలు సెల్ల్యూలార్ స్టేటస్ మెటబాలిక్ స్టేటస్ ఎనర్జీ స్టేటస్ రిడాక్స్ స్టేటస్ లాంటివి చాలా సున్నితమైన పదాలు వాటిల్ని చాలా స్ట్రిక్ట్ గా పరిగణించరాదు ఇవి ఏమి జరుగుతూ ఉండచ్చో తెలియచేసే సూచికలు ఇంకా ఇవి వాటిల్ని తెలిపే కామన్ పదాలు అవి పూర్తిగా అర్ధమైనవి కాదు కానీ ఉపయోగపడతాయి సెల్లులార్ రిడాక్స్ స్టేటస్ సెల్ల్యులార్ ఎనర్జీ స్టేటస్ అనేవి బాగా తెలిసిన అంగీకరింపబడిన సెల్ యొక్క సెల్ల్యులర్ లేదా మెటబాలిక్ స్టేటస్ ని తెలిపే సూచికలు సెల్ల్యులార్ రిడాక్స్ స్టేటస్ నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియో టైడ్ నుంచి డిరైవ్ చేయబడినది ఈ మార్పిడి వివిధ మెటబాలిక్ రియాక్షన్ లలో జరుగును లేదా వివిధ మెటబాలిక్ రియాక్షన్ ల తో కలిసి జరుగును NADH↔NADH దీనికి రిడ్యూసింగ్ పవర్ కలదు అది సెల్ లోని అనేక ముఖ్యమైన పనులు కు ఉపయోగ పడును దీనిని రీడక్స్ రేషియో లో చూడచ్చు అది ఇలా ఉంటుంది redoxratioNADHNADNADH or NADHFAD N A D H ఫ్లోరసెన్స్ ని సెల్ కాన్సాన్ట్రేషన్ ను మానిటర్ చేయడానికి వాడతారు ఎందుకంటే N A D H ఫ్లోరసెన్స్ తీవ్రత ని సెల్ కాన్సన్ ట్రేషన్ తో ముడిపెట్టవచ్చు ఇక్కడ రిడాక్స్ రేషియో N A D H ని N A D H పూల్ మొత్తం తో భాగిస్తే ఫలితం పూల్ లో N A D ప్లస్ మరియు N A D H ఉంటాయి ఇది రిడాక్స్ రేషియో కొన్ని వేరే సందర్భాలలో N A D H కి మరో ముఖ్యమైన మాలిక్యూల్ ఫ్లావిన్ అడినైన్ డై న్యూక్లియోటైడ్ కి గల నిష్పత్తి ని కూడా రిడాక్స్ రేషియో అంటారు ఎనర్జీ స్టేటస్ కి ఇది స్ట్రైట్ ఫార్ వర్డ్ గా ఉంటుంది ఎడినోసిన్ డై ఫాస్ఫేట్ ఫాస్ఫారిలేషన్ వలన సెల్ యొక్క ఎనర్జీ కరెన్సీ ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ తయారగును ఆ విధంగా సెల్ లో శక్తి తయారగును అని మనకు తెలుసు పూల్ A T P ప్లస్ A D P ప్లస్ A M P ని కూడా కొన్ని సార్లు కలుపుతారు A T P డివైడెడ్ బై A T P ప్లస్ A D P ని సెల్ల్యూలార్ ఎనర్జీ స్టేటస్ సూచించడానికి వాడతారు ADPPi↔ATP ATPATPADP or ATPADP వీటి మీద లోపల జరిగే దానికి అనుగుణం గా చాలా మెజర్మెంట్స్ చేస్తారు బయోరియాక్టర్ పరంగా ముఖ్యమైన దానితో కోరిలేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగును బయోరియాక్టర్ లోని సెల్స్ లో కావలసిన పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఇండికేటర్స్ ను నిర్దిష్ట పధ్ధతి లో మార్చడానికి లేదా తెలిసిన ఒక వాల్యూ వద్ద కాన్స్టెంట్ గా ఉంచడానికి ప్రయత్నిస్తారు సెల్ల్యూలార్ లెవల్ లో లేదా సెల్ల్యూలార్ స్టేటస్ లో ఏమి జరుగుతొందో అర్ధం చేసుకోవడానికి అది మరో అడుగు ఒకొక్కసారి A T P బై A D P ని కూడా సెల్ల్యూలార్ ఎనేర్జి స్టేటస్ గా తీసుకుంటారు దీనిని అనేక రకాలు గా నిర్వచించవచ్చు నేను కేవలం రెండు మాత్రమే చెప్పాను మనం అర్ధం చేసుకోవాలసింది ఏమిటంటే చాలా మెటబాలిక్ ప్రాసెస్ లు పైన చెప్పిన దానికి దోహద పడతాయి కాబట్టి ఇది వన్ టు వన్ సంబంధం కాదు రిడాక్స్ స్టేటస్ కు విషయాలు దోహద పడతాయి కాబట్టి చాలా విషయాలు ఎనర్జీ స్టేటస్ కు దోహద పడతాయి కాబట్టి మనం అందరం కొంత విశ్లేషణ చేయగలగాలి దీనిని మనం విశ్లేషించాలి ఇది కేవలం ఒక సూచిక మాత్రమే మీరు ఈ పరిశోధన పత్రాన్ని పరిశీలించండి మీ నోట్స్ లో కూడా ఇది ఉంది Monitoring NADH dependent culture fluorescence during the cultivation on Escherichia coli స్కీపర్ Th గెబార్ A షుగేర్ల్ K మానిటరింగ్ NADH డిపెండెంట్ కల్చర్ ఫ్లోరసెన్స్ డ్యూరింగ్ ద కల్టివేషన్ ఆన్ ఏషిరేషియా కొలై ఇంజి 34 B7 - B12 ఇది నెంబరు 30 N A D H కల్చర్ ఫ్లోర సెన్స్ రచయితలు స్కీపర్ గెబార్ షుగేర్ల్ ఇది N A D H కల్చర్ ఫ్లోర సెన్స్ పై పత్రం దీని శీర్షిక ఈ పెంపకం లో N A D H ఆధారిత కల్చర్ ఫ్లోరసెన్స్ ను మానిటర్ చేయడం ఇది కెమికల్ ఇంజినీరింగ్ జర్నల్ లో 1987 లో ప్రచురితమైనది ఇది కల్చర్ ఎనర్జీ స్టేటస్ కు కొంత సంబంధం తెలుపుతుంది ఇక్కడ ఒక పరిశోధన పత్రం ఉంది ఇది ఎలా చేశారో నన్ను చెప్పనివ్వండి ఎనర్జీ తో N A D H స్టేటస్ తో యబ్స్ట్రాక్ట్ ను క్లుప్తముగా చదువుదాం N A D H ఆధారిత కల్చర్ ఫ్లోరసెన్స్ ను ఈ పెంపకం లో అనేక పద్ధతులలో మానిటర్ చేయబడినది బ్యాచ్ కల్టివేషన్ కంటిన్యువస్ కల్టివేషన్ స్టిర్డ్ ట్యాంక్ రియాక్టర్లు లో బాబుల్ కాలమ్ రియాక్టర్లు లో అనేక స్ట్రయిన్స్ జన్యు పరముగా మార్పిడి చేసిన ఈ కూడా ఉపయోగించారు కొన్ని నిర్దిష్ట కండిషన్ లలో ఫ్లోరసెన్స్ సిగ్నల్ ను మేజర్ చేయడం ద్వారా బయోమాస్ ఎస్టిమేషన్ వస్తుంది సెల్స్ యొక్క మెటబాలిక్ స్టేటస్ గురించి సమాచారం తెలుసు కోవడానికి కల్చర్ ఫ్లోరసెన్స్ మానిటరింగ్ ఉపయోగ పడుతుంది అనేక సబ్స్ట్రేట్స్ మీద గ్లూకోజ్ ఆక్సిజన్ మీద సెల్స్ యొక్క ప్రభావం స్టడీ చేయబడినది సింథెటిక్ మరియు కాంప్లెక్స్ మీడియా లో మెజర్ మెంట్ చేశారు ప్రతి మీడియం యొక్క కంపొజిషన్ ప్రభావం పరిశోధించడమైనది కల్టివేషన్ కంట్రోల్ కి సెల్స్ లోపలి స్థితి ని తెలుపుటకు సెన్సార్ గా ఒక మైక్రో ఫ్లోరి మీటర్ ను వాడటం జరిగింది నేను బయో మాస్ వెర్సస్ టైం గ్రాఫ్ ని చూపుతాను దీనిలో పాయింట్స్ ఎక్స్పరిమెంటల్ లైన్ కల్చర్ ఫ్లోరసెన్స్ ద్వారా వస్తుంది ఒక మంచి రిలేషన్ చూస్తున్నాం సెల్ కాన్సంట్రేషన్ కు ఒక మెజర్ గా మనం మాట్లాడుకున్నది ఇదే ఇది బయోమాస్ గ్రాలీ లో సెల్ కాన్సంట్రేషన్ వెర్సస్ టైం రెండు పధ్ధతులలో ఒకటి ట్రెడిషనల్ గా గ్రా పర్ O D పధ్ధతి ఇంకొకటి కల్చర్ ఫ్లోరసెన్స్ పధ్ధతి ఇది చాలా సందర్భాలలో సరిగ్గానే ఉంటుంది ఒక సందర్భం లో వేరేగా ఉంటుంది అది బాబుల్ కాలం కండిషన్ ఇది స్టిర్డ్ రియాక్టర్ ఇక్కడ సమస్య ఏమి లేదు అదే బాబుల్ కాలమ్ లో జోక్యం ఉంటుంది అందువలనే ఈ రెండిటి మధ్య వ్యత్యాసం వస్తుంది కాబట్టి బాబుల్ కాలమ్ లో కల్చర్ ఫ్లోరసెన్స్ ను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బబుల్స్ ఇంటర్ ఫియర్ అవుతాయి ఇంకో విషయం నేను ఈ పేపర్ గురించి చెప్తాను ఈ ఫిగర్ ని చూడండి ఈ ఫిగర్ కల్చర్ ఫ్లోరసెన్స్ వర్సెస్ టైం ఆక్సిజన్ ఉపయోగించినప్పుడు ఫ్లోరసెన్స్ ఒక లెవల్ లో ఉంటుంది ఆక్సిజన్ మరియు ఎయిర్ కలిపి పంపిస్తే దాని ప్రభావం ఏమి లేదు నైట్రోజెన్ ను పంపిస్తే కల్చర్ ఫ్లోరసెన్స్ ఒక స్థాయిలో ఉంది కొన్ని సెకన్ల లోనే అది పైకి పెరిగింది ఎనరోబిక్ స్టేటస్ పైకి పెరిగింది నైట్రోజెన్ ఉపయోగిస్తే చివరి ఎలెక్ట్రాన్ యాక్సెప్టార్ గా ఆక్సిజన్ ఇక అందుబాటులో లేకపోవడం వలన సెల్స్ ఎనరోబిక్ అయిపోయినాయి కల్చర్ ఫ్లోరసెన్స్ ఎనరోబిక్ స్టేట్ లో ఏరోబిక్ స్టేట్ కన్నా చాలా ఎక్కువ గా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ NADH తయారవడం వలన ఆక్సిజన్ ను గాని ఎయిర్ గాని మళ్ళీ పంపించటం ఆన్ చేస్తే దీని లెవల్ మళ్ళి మొదటికి వస్తుంది ఇది స్పష్టమైన ఎరోబికిక్ స్టేట్ సంకేతం సెల్ లోపల ఏమి జరుగుతుందో తెలిసికోవటానికి కల్చర్ ఫ్లోరసెన్స్ మెజర్ చేయడం అనేది చాలా చక్కని సూచిక ఈ పేపర్ ను మీరు ఆసక్తి ఉంటే చదవండి ఈ లెక్చర్ వరకు ఇది సరిపోతుంది కల్చర్ ఫ్లోరసెన్స్ ను ఉపయోగించడం గూర్చి ఇంతే మనం కొంత కాలం క్రితం చూసిన ఇంట్రా సెల్ల్యూలార్ pH మెజర్మెంట్ కూడా ఇలాంటిదే ఇది మీడియం pH కంటే విభిన్నమైనది మీడియం pH అనేది ఆసిడ్ బేస్ ల చేరిక వలన పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది బయోరియాక్టర్ బాగా పనిచేయడానికి pH ని ఒక ఆప్టిమమ్ వాల్యూ వద్ద కంట్రోల్ చేయాలి మనం ఇంట్రా సెల్యూలర్ pH సెల్ లోపలి pH గురించి మాట్లాడుతున్నాం సెల్ లోపలి pH ని సెల్ యొక్క ఎనర్జీ స్టేటస్ తో రిలేట్ చేయవచ్చు ఎందుకంటే మిట్ షెల్ హైపోథసిస్ Mitchell's hypothesis వలన ఈ హైపోథసిస్ కి పీటర్ మిట్ షెల్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఇదేమి చెపుతుంది అంటే A D P నుంచి A T P తయారవడానికి శక్తిని మెంబ్రేన్ ఇరుపక్కలా ఉండే హైడ్రోజెన్ అయాన్ గ్రేడియంట్ ఇస్తుంది సెల్స్ యొక్క ఎనర్జీ స్టేటస్ ను ఇంట్రా సెల్యూలర్ ఎనర్జీ స్టేటస్ తో ముడి పెట్టొచ్చు సెల్ లోపలి కి వెళ్లి pH ని తెలిపే కొన్ని ఫ్లోరోసెంట్ డైస్ ఉన్నాయి కానీ ఆ డైస్ ని మనం వాడలేము ఎందుకంటే అవి లీక్ అయినాయి BCECF AM అలాంటి ఒక డై కొంత వివరిస్తాను కొందరికి ఆసక్తి గా ఉండొచ్చు అందుకే క్లుప్తంగా చెప్తున్నా ఈ డైస్ లీక్ అగును కాబట్టి మనం 9 అమైనో యాక్రిడిన్ అనే డై ను వాడుతాము ఇది బలహీన బేస్ దీని డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ట్రా సెల్లులార్ ఇంట్రా సెల్ల్యులర్ pH ల మధ్య తేడా మీద ఆధారపడి ఉంటుంది ఈ ప్రాసెస్ లు బ్యాక్తీరియా వంటి ఆర్గానిజం లలో ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా జరుగుతూ ఉంటాయి అవి మనం ఉపయీగించు కుంటాము మనం ఏమి చేశాము అంటే బయోరియాక్టర్ లో నిరంతరాయంగా ఇంట్రా సెల్ల్యులర్ pH మెజర్మెంటు పద్ధతిని అభివృద్ధి చేశాము ఒక నిర్దిష్ట ఇంట్రా సెల్ల్యూలార్ pH వద్ద సెల్స్ పెంచడానికి ఉపయోగించాము pH ఎనర్జీ స్టేటస్ కి ఒక ఇండికేటర్ వివిధ ఇంట్రా సెల్ల్యులర్ pH లెవల్స్ సెల్ లోని వివిధ మెటబాలిక్ కండిషన్స్ లను తెలియ చేస్తాయి మనం ఇంట్రా సెల్ల్యూలార్ pH ని ఫ్లోరసెన్స్ ద్వారా మేజర్ చేసాము గ్లూకోజ్ కలపడం లేదా సబ్స్ట్రేట్ కలపడం ఇంట్రా సెల్ల్యూలార్ pH ని మారుస్తోంది అని కనుక్కున్నాము కాబట్టి గ్లూకోజ్ ని కలిపి ఇంట్రా సెల్ల్యూలార్ pH ని బేస్ లెవల్ కంటే హైయ్యర్ ఎనర్జీ లెవల్ లో మెయింటైన్ అయ్యే టట్లు చూస్తాము మనం అలా చేయడం ద్వారా ఎనరోబిక్ ప్రోడక్ట్ ఉత్పత్తి ని 4 రెట్లు తగ్గిస్తాము కాబట్టి ఇది కనుక ఎనరోబిక్ గ్రోత్ అయితే ఏరోబిక్ గ్రోత్ లో అవుట్ పుట్ చాలా తక్కువ అగును దానిని మరింత మెరుగ్గా చేయగలం మనం ఎనరోబిక్ ప్రోడక్ట్ ఉత్పత్తి ని తగ్గించ గలము ఇంట్రా సెల్ల్యులర్ pH గురించి ఇక్కడ రెండు పరిశోధనా పత్రాలు ఉన్నాయి మన కోర్సు పరిచయాత్మకమైనదే కావటం వలన ఇక్కడ నేను చర్చించటం లేదు మీకు ఆసక్తి ఉంటే మీరు చదువ వచ్చు 31 నెంబర్ లో ఇచ్చినవి ఇంట్రా సెల్ల్యులార్ pH గురించి ఇక్కడి నుంచి ముందుకు వెళదాము పై చిత్రం తో కంట్రోల్ ను వివరించవచ్చు ఇంట్రా సెల్ల్యులర్ pH ని ఫ్లోరసెన్స్ ఉపయోగించి కంట్రోల్ చేస్తారు ఇది pH ప్రోబ్ కాదు pH ప్రోబ్ కేవలం మీడియం యొక్క pH ని మేజర్ చేస్తుంది గ్లూకోజ్ ఫీడ్ ని నిర్ణయించేది కంట్రోలర్ ఫీడ్ ఇవ్వలా వద్ద అని ఫీడ్ రేట్ ను తెలుపుతుంది ఇది ఒక మానిప్యులేటెడ్ వేరియబుల్ ఇంట్రా సెల్ల్యులర్ pH ని ఒక సెట్ పాయింట్ వద్ద మైంటైన్ చేస్తుంది ఎనరోబిక్ ప్రోడక్ట్ ఉత్పత్తిని తగ్గిస్తుంది ఇది దీని పూర్తి కంట్రోల్ స్కీమాటిక్ సెల్ లోపలికి విండోస్ లేదా డోర్స్ ద్వారా చూడటం మొదలు పెడదాము సెల్ లోపలికి చూసే ఒక ఉదాహరణ మెటబాలిక్ ఫ్లక్స్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాము దీని మీద కొంత సమయం పెడదాము మెటబాలిక్ ఫ్లక్స్ అనాలిసిస్ ఇది ఆసక్తికరం 1990 ల్లో ఇది బాగా ప్రాచుర్యం పొందింది ఈ పధ్ధతి 1970 ల్లోనే తెలుసు వల్లినో స్టిఫెనోపాలస్ మెటబాలిక్ ఫ్లక్స్ అనాలిసిస్ గురించి పరిశోధన పత్రం ప్రచురించారు ఆ తర్వాత ఇది బాగా ప్రాచుర్యం పొందింది ఆ పత్రం లైసిన్ ప్రొడక్షన్ పెంపొందించడానికి మార్గాలను తెలిపింది లైసిన్ జంతు కణాలు ఉత్పత్తి చేయలేని ఒక అమైనో యాసిడ్ అది ఒక ప్రోటీన్ కి కావాలి ఇది ఆహారం ద్వారా నే భర్తీ చేయాలి లైసిన్ ఒక పెద్ద ప్రోడక్ట్ ప్రతి సంవత్సరము లైసిన్ భారీ స్థాయి లో ఉత్పత్తి చేయబడును ఇది వాణిజ్య పరం గా చాలా ముఖ్యమైన ప్రొడక్ట్ లైసిన్ ఉత్పత్తిని కొద్దిగా పెంచినా చాలా లాభాలు పొందవచ్చు లేదా ధరలు తగ్గించవచ్చు ఇవన్నీ మెటబాలిక్ ఫ్లక్స్ అనాలిసిస్ ని 1990 ల్లో బాగా పాపులర్ చేసినవి తర్వాతి 15 20 సంవత్సరాలు మెటబాలిక్ ఫ్లక్స్ అనాలిసిస్ మీద చాలా పని జరిగింది మనం మెటబాలిక్ ఫ్లక్స్ అనాలిసిస్ గురించి చూద్దాము సెల్స్ తమలో జరిగే కొన్ని వందల రియాక్షన్ ల వలన ప్రొడక్ట్స్ తయారవుతాయి ఇది మీ కిప్పటికే తెలుసు ప్రొడక్ట్ ఉత్పత్తి పెంచడానికి కెమికల్ రియాక్షన్ లు లేదా మెటబాలిక్ పాత్ వే ను లక్ష్యం గా చేసుకుంటారు ప్రొడక్ట్ ఉత్పత్తి ని పెంచే పాత్ వే లను విశ్లేషించే పద్ధతులు చూద్దాము ఇది మన లక్ష్యం మనం ప్రొడక్ట్ ఉత్పత్తి ని పెంచే ఒక విశ్లేషణ పధ్ధతి ని చూడబోతున్నాము ఆ పధ్ధతి ని మెటబాలిక్ ఫ్లక్స్ అనాలిసిస్ లేదా MFA అంటారు మెటబాలిక్ ఫ్లక్స్ అనాలిసిస్ గురించి తెలుసుకోవడానికి దీనితో మొదలు పెడదాము పైన స్లైడ్ లో చూపించిన విధముగా కల్చర్ లోని సెల్స్ అన్ని కలిపి ఒక పెద్ద సెల్ గా చూద్దాము కాబట్టి అన్ని సెల్స్ వాల్యూమ్ కలిపితే వాల్యూమ్ ఆఫ్ ది సెల్ అవుతుంది మిగిలిన వాల్యూమ్ బ్రాత్ వాల్యూమ్ ఇది 10శాతం కన్నా కూడా తక్కువ కావచ్చు ఎక్కువ కాన్సంట్రేషన్ ఉన్నప్పుడు కూడా మొత్తం వాల్యూమ్ లో 10 20 శాతం ఉండొచ్చు సెల్ లో జరిగే ఒక రియాక్షన్ ల సెట్ తీసుకుందాము ఇవి హైపోథెటికల్ రియాక్షన్ లే కానీ మెటబాలిక్ ఫ్లక్స్ అనాలిసిస్ లోని ప్రిన్సిపుల్స్ ని బాగా అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడతాయి So అనేది బయట ఉండే సబ్స్ట్రేట్ ఇది లోపలికి వెళ్లి S గా మారుతుంది బహుశా రియాక్షన్ r0 ద్వారా S అప్పుడు A or B గా మారుతుంది ఇది A గా మారే రేట్ r1 ఈ r1 మోల్స్ పర్ టైమ్ ఇంకా ఇది B గా మారే రేట్ r2 మోల్స్ పర్ టైమ్ Bని D గా మారే రేట్ r4 అది బయటకు వెలుతుంది A C గా మారె రేట్ r3 అది కూడా బాటకు వస్తుంది ఇది ఇక్కడి పరిస్థితి సెల్ లోపల జరిగే ఒక ముఖ్యమైన మెటబాలిక్ పాత్ వె ఇది ఇక్కడ గమనించండి S A B లు సెల్ లోపాలు ఉన్నాయి అంటే ఇంట్రా సెల్ల్యులార్ మెటాబోలైట్స్ So C మరియు D లు ఎక్స్ట్రా సెల్ల్యులర్ మెటాబోలైట్స్ మెటాబో లైట్ ప్లక్స్ అనేది కామన్ గా వాడే పదం ప్లక్స్ అనే పదం ఇంజినీరింగ్ లో వాడే ప్లక్స్ కన్నా చాలా భిన్నమైనది ఇంజినీరింగ్ లో వాడే ప్లక్స్ అర్ధం ఒక యూనిట్ ఏరియా కి ట్రాన్సఫర్ డైరెక్షన్ కు పర్ పెండిక్యులర్ గా ఒక యూనిట్ టైమ్ లో ట్రాన్స్ ఫర్ అయ్యే మొత్తం మెటబాలిక్ ప్లక్స్ అంటే మోల్స్ పర్ టైమ్ అంటే రేట్ రేట్ ని ప్లక్స్ అంటారు మనం అలానే వాడదాము ఎందుకంటే లిటరేచర్ అంతా అలానే ఉంది ప్లక్స్ అంటే రేట్ అని గుర్తు పెట్టుకోవాలి ఇది మం ఇంజినీరింగ్ లోని ప్లక్స్ కాదు r కి యూనిట్స్ r0 r1 r2 మిల్లి మోల్ గ్రాటైమ్ గమనించండి ఇది మాస్ తో నార్మలైజ్ చేశారు వాల్యూమ్ తో కాదు మాస్ లో ఎక్స్ప్రెస్ చేశారు వాల్యూమ్ తో నార్మలైజ్ చేయలేదు ఈ పెద్ద సెల్ ని మన మన సిస్టం గా అనుకొండి ఇంట్రా సెల్ల్యూలార్ మెటాబోలైట్స్ మీద బ్యాలెన్స్ ఈక్వేషన్ వ్రాద్దాం సెల్ ని మన సిస్టం గా పరిగణిస్తాము సెల్ లోపలి మెటాబోలైట్స్ మీద బ్యాలెన్స్ వ్రాస్తాము ఈ S తో ఇక్కడ మొదలు పెడదాము riS roSrgS rcSddt కాబట్టి S యొక్క రేట్ ఆఫ్ ఇన్ పుట్ మైనస్ యొక్క రేట్ ఆఫ్ అవుట్ పుట్ ప్లస్ S యొక్క రేట్ ఆఫ్ జెనరేషన్ మైనస్ S యొక్క రేట్ ఆఫ్ కన్సంషన్ S యొక్క రేట్ ఆఫ్ ఎక్యుమిలేషన్ తో సమానము S0 లోపలికి S0 గానే వస్తే దానిని సిస్టం బౌండరీ గుండా ట్రాన్స్ పోర్ట్ అంటారు ఈ రెండు పదాలు ఇన్ పుట్ అవుట్ పుట్ లకు సిస్టం బౌండరీ గుండా ట్రాన్స్ పోర్ట్ ఉంటేనే అర్ధం ఉంటుంది ఇక్కడS0 S0 గానే ఉంటే ఇన్ పుట్ పదం వాడొచ్చు అలా కాక పొతే జెనరేషన్ కన్సంషన్ లను తెలిపే రియాక్షన్ పదం వాడతారు మనము దీనిని ఒక సారె లెక్కించాలి ఇన్ ఫుట్ గా జెనరేషన్ గా లెక్కించ రాదు వేరే స్ట్రాటజీ అవలంబించిన సరే మనం ఈ స్ట్రాటజీ ని ఫాలో అయితే అంటే S0 అలానే ఉంటే దీని ట్రాన్స్ పోర్ట్ అంటారు అదే S0 ఇంకెలాగైనా మారితే దానిని రియాక్షన్ అంటారు అలాగే A C గా మారుతొంది గనుక ఇది రియాక్షన్ A బయట A గా అవ్వ లేదు ఏదేమయిన రెండు సార్లు లెక్కించ కూడదు కాబట్టి సెల్ లోకి S ఇన్ పుట్ లేదు S అవుట్ పుట్ కూడా లేదు అది ఎక్కడికి వెళ్ళుట లేదు కానీ జెనరేషన్ రేట్ కన్సంషన్ రేట్ ఉంటాయి జెనరేషన్ రేట్ r0 రేట్ ఆఫ్ కన్సంషన్ 2 రియాక్షన్ ల ద్వారా ఉంది కాబట్టి అలాగే A తయారయిన రేట్ r1 ఇది కన్వర్ట్ అయిన రేట్ r 2 కాబట్టి జెనరేషన్ r1 కన్సంషన్ r 2 r1 మైనస్ r 2 d A d t అలాగే B తయారయినది r 2 ఖర్చు అయినది r 4 కాబట్టి r 2 మైనస్ r 4 is d B d t ఇక్కడ ఒక ట్రిక్ ఉంది అందరూ జాగ్రత్తగా గమనించండి మనం సెల్ వెలుపల ఉన్నదాని ఒక సిస్టం గా తీసుకొందాము మనం ఎక్స్ట్రా సెల్ల్యులార్ మెటాబోలైట్స్ ని పరిగణిస్తున్నపుడు సెల్ వెలుపలి దానిని ఒక సిస్టం గా తీసుకొంటాము మన బ్యాలెన్స్ లు వ్రాస్తాము ఇక్కడ మన ఎప్రోచ్ లో కన్సిస్టెంట్ గా ఉండేది ఇదే ఎక్స్ట్రా సెల్ల్యులార్ మెటాబోలైట్స్ మీద బ్యాలెన్స్ వ్రాస్తే S నాట్ ఇక్కడ సిస్టం నుండి బయటికి వెలుతొంది ఇప్పుడు ఇది మన సిస్టం ఇది సిస్టం నుండి బయటకు వెళ్తోంది ఇన్ పుట్ లేదు కానీ అవుట్ పుట్ ఉంది కాబట్టి మైనస్ r జీరో ఇక్కడి నుండి వస్తుంది ఇది జెనరేట్ కాలేదు ఇది ఖర్చు అగును కాబట్టి మైనస్ r జీరో అనేది d S జీరో d t అలాగే D కి కూడా ఇది ఉత్పత్తి అగును జెనరేషన్ మాత్రమే ఉంది ఇన్ పుట్ లేదు అవుట్ పుట్ లేదు సారీ మొదటి కేస్ లో ఇన్ పుట్ లేదు అవుట్ పుట్ లేదు జెనరేషన్ లేదు S zero కన్సంషన్ ఉంది r జీరో రియాక్షన్ ద్వారా ఇది అవతలి వైపుకి వెలుతుంది కాబట్టి కన్సంషన్ పదం వాడారు అందుకే r జీరో ఇక్కడ ఉంది ఇది నిజానికి కన్సంషన్ పదం కాబట్టి మైనస్ r జీరో అంటే d S నాట్ d t వీటిల్తో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మన సిస్టం లో C అనేది ఎక్స్ట్రా సెల్ల్యులార్ మెటాబోలైట్ ఇది సిస్టం లోపల ఉంది ఇది r 3 రేట్ లో జెనరేట్ అగును కావున ఇది జెనరేషన్ పదం r I r o and r c లు సున్నా కాబట్టి ప్లస్ r g అది d C d t తో సమానం అలాగే D కు ఈ రియాక్షన్ లో r 4లో జెనరేట్ అగును ఇన్ పుట్ అవుట్ పుట్ కన్సంషన్ పదాలు సున్న కాబట్టి ప్లస్ r 4 ఈక్వల్స్ d D d t ఈ రకంగా మనం చేయాలి అలవాటయితే సులభమే కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనము తప్పులు చేయకూడదు నేను పొరపాటున నా మైండ్ లో సిస్టమ్స్ ని అటు ఇటు మార్చి తప్పు జరిగింది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను ఈ రకంగా వ్రాసింది ఎందుకంటే ఒక మాట్రిక్స్ తయారవడం చూసారా ఇప్పుడు నేను r zeros r 1s r 2s r 3s లను లైన్ అప్ చేసాను ఈ ఈక్వేషన్స్ సెట్ ని ఒక చోట ఇలా వ్రాశాము మన మొదటి ఈక్వేషన్ లో మనం ఈ వరుసలో వ్రాస్తాము S zero S A B C D మాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసిన విధముగా ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ ప్లస్ ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ ప్లస్ ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ ప్లస్ ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ ప్లస్ ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ ఈ టర్మ్ తో సమానమగును కాబట్టి మైనస్ r జీరో మిగతా టర్మ్స్ అన్నీ జీరో ఫస్ట్ టర్మ్ కి మైనస్ r జీరో అనేది d d t of S జీరో ఇది చెప్పేది మైనస్ r జీరోఅనేది d d t of S జీరో నేను ఇంకొకటి చూపిస్తాను r zero మైనస్ r 1 మైనస్ r 2 మిగతా పదాలన్నీ జీరో d d t of S తో సమానం మీకు గురుతుంటే ఇది మన మొదటి ఈక్వేషన్ r zero మైనస్ r 1 మైనస్ r 2 d S d t ఇంకొక ఈక్వేషన్ ఇది పూర్తీ చేయడానికి ఆ తర్వాత ముందుకు వెళదాము ఈ మొదటి పదం జీరో r 1 r 2 లు సున్న r 1 మైనస్ r 3 అనేది d d t of A r 1 మైనస్ r 3 అనేది d d t of A మాట్రిక్స్ ఫారం లో ఈ రకంగా చూపించుట జరుగును ఈ మాట్రిక్స్ లో ఉన్న ఈక్వేషన్స్ అనేక సెల్ మెటాబోలైట్స్ ఎక్స్ట్రా సెల్ల్యూలార్ మరియు ఇంట్రా సెల్ల్యూలార్ మీద మెటీరియల్ బాలన్స్ చేయడం ద్వారా వచ్చినవి ఈక్వేషన్స్ సంఖ్య మెటాబోలైట్స్ సంఖ్య కు సమానము అది ఇక్కడ ఉన్న రోస్అడ్డ వరుసలు తో సమానము మనకు ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయి ఇంకా 6 మెటాబోలైట్స్ S naught S A B C D ఉన్నాయి 6 అది అడ్డు వరుసలతో సమానం రేట్స్ సంఖ్య కాలమ్స్ నిలువు వరసల తో సమానం ఇక్కడ 5 రేట్స్ 5 కాలమ్స్ r zero r 1 r 2 r 3 r 4 ఈ మాట్రిక్స్ లో 5 కాలమ్స్ ఉన్నాయి దీనిని స్టాయికి యోమెట్రిక్ మాట్రిక్స్ అంటారు S స్టాయికి యోమెట్రిక్ మాట్రిక్స్ ని రేట్ వెక్టార్ తో గుణిస్తే రేట్ మాట్రిక్స్ r అనేది స్టేట్ వేరియబుల్ యొక్క d d t దీనిని స్టేట్ వేరియబుల్ మాట్రిక్స్ x rddtx S stoichiometric matrix r reaction rate vector x state vector ఇది అన్ని ఈక్వేషన్స్ ని కూర్చి చూపిస్తుంది 100 లు లేదా 1000 ఈక్వేషన్ ఉన్నా ఈ రకమైన అమరిక లో చాలా సులభమైనది వీటిల్ని కంప్యూటర్ ప్రోగ్రాం లోకి మార్చడం మొదట కష్టమే అయినా కంప్యూటర్ ప్రోగ్రాం లోకి మార్చినాక ఎన్ని మార్పులు చేర్పులు అయినా చేయ గలము అందుకే మనము ఈ ఫారమ్ లో చూశాము రియాక్షన్ రేట్ వెక్టార్ మరియు x ఒక స్టేట్ వెక్టార్ స్టేట్ వేరియబుల్స్ వెక్టార్ మెటాబోలైట్స్ అనేవి స్టేట్ వేరియబుల్స్ ఇది ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం మనము గతం లో సూడో స్టెడీ స్టేట్ ఏప్రాక్సిమేషన్ గురించి చూశాము ఒక బోల్ట్ తయారయ్యే రేట్ గురించి మాట్లాడుకున్నాము ప్రతి 5 సెకన్ల కు ఒక బోల్ట్ ప్రతి ఒక గంట కు ఒక కారు తయారగును ఇది ప్రతి 5 సెకన్లకు అది ప్రతి గంటకు తయారవడం వలన దీనికి 3సె అయినా 7సె అయినా 4సె అయినా ఆ టైమ్ లోని వ్యత్యాసం అన్ స్టెడీ స్టేట్ ఈ ప్రాసెస్ యొక్క అన్ స్టెడీ గుణం ఇంజను తయారీపై ప్రభావం చూపదు ఎందుకంటే ఈ ప్రాసెస్ చాలా వేగవంతం ఆ ప్రాసెస్ చాలా నిదానం మనం స్లో ప్రాసెస్ ను చూస్తుంటే ఫాస్ట్ ప్రాసెస్ స్టడీ స్టేట్ లో ఉన్నట్లు అనుకోవచ్చు అది నిజముగా ఉన్న లేకున్నా అదే సూడో స్టెడీ స్టేట్ ఏప్రాక్సిమేషన్ అది ఇక్కడ ఇచ్చినది మనం ఇంజను చేయడం గురించి ఆసక్తి చూపితే బోల్ట్ చేయడం లోని కొన్ని సెకన్ల అన్ స్టెడీ అంశాలు అప్రధానం ఆ రకంగా బోల్ట్ చేయడాన్ని మనకు కావలిసిన టైం స్కేల్ తో పోలిస్తే స్టడీ స్టేట్ లో ఉన్నదని అంటాము అది నిజముగా ఉన్న లేకున్నా పోలిక అవసరము అవసరమయిన దాని టైం స్కేల్ తో పోల్చినపుడు ఫాస్టర్ ప్రాసెస్ ని స్టెడీ స్టేట్ లో ఉన్నదని అనుకోవచ్చు దీనినే సూడో స్టేట్ ఏప్రాక్సిమేషన్ అంటారు మనము ఈ ముఖ్యమైన అంశాన్ని మళ్ళీ చూస్తున్నాము మొదట్లో అర్ధం చేసుకోవడానికి కొంచెం కష్టం గా ఉండొచ్చు కొంత అలవాటు పడే కొద్దీ ఇది చాలా ప్రభావ పూర్వకంగా ఉంటుంది అలాగే ఇంట్రా సెల్ల్యులార్ మెటాబోలైట్ కాన్సంట్రేషన్ లో మార్పు కొన్ని సెకన్స్ లో జరుగును అదే గ్రోత్ కొన్ని గంటల సమయం పట్ట వచ్చు కాబట్టి గ్రోత్ ఇంట్రా సెల్ల్యులార్ మెటాబోలైట్ కాన్సంట్రేషన్ లో మార్పులతో పోలిస్తే చాలా స్లో ప్రాసెస్ మనకు కావలసినది గ్రోత్ రిలేటెడ్ ప్రాసెస్ అయితే ఇంట్రా సెల్ల్యులార్ మెటాబోలైట్ స్టడీ స్టేట్ లో ఉన్నట్లు అనుకోవచ్చు కాబట్టి ఇది సూడో స్టెడీ స్టేట్ ఆఫ్ ఏప్రాక్సిమేషన్ ఇప్పుడు మం పని ఎంత సులభం అగునో చూడండి ఇంట్రా సెల్ల్యులార్ మెటాబోలైట్ లోని అన్ని రేట్ డెరివేటివ్స్ టైం డెరివేటివ్స్ ని సున్న కు సెట్ చేయొచ్చు బయోరియాక్టర్ లో మనం ఖచ్చితంగా గ్రోత్ ప్రొడక్ట్ తయారీ గురించే ఆసక్తి కలిగే ఉంటాము కనుక ఇంట్రా సెల్ల్యులార్ మెటాబోలైట్ లోని వేరియేషన్ లను టైం లో జీరో గా పరిగణించవచ్చు లేదా ఈ ప్రాసెస్ స్టెడీ స్టేట్ లో ఉన్నదని అనుకోవచ్చు ddt0 మీరు అలా చేస్తే ఇంట్రా సెల్ల్యులార్ మెటాబోలైట్స్ A B C లను సున్న అనుకోవచ్చు మిగతావి ఎక్సట్రా సెల్ల్యులార్ మెటాబోలైట్స్ ఇది కనుక కేస్ గా తీసుకుంటే మాట్రిక్స్ ని రెండు గా విభజించవచ్చు ఎక్స్ట్రా సెల్ల్యులార్ మరియు ఇంట్రా సెల్ల్యులార్ మాట్రిక్స్ లు ఇంట్రా సెల్ల్యులార్ మాట్రిక్స్ లు ఇంట్రా సెల్ల్యులార్ రిలేటెడ్ మాట్రిక్స్ లు ఇక ఉండవు ఇప్పుడే మనం r zero r 3 మరియు r 4 లు తీసుకొని దీని నుంచి స్టాఇకియో మెట్రిక్ మాట్రిక్స్ ని వ్రాశాము ఇది d d t of S naught C and D ల కోసం ఇది అవసరం అది ఎక్స్ట్రా సెల్ల్యులర్ పార్ట్ కోసం ఇంట్రా సెల్ల్యులర్ పార్ట్ ఎక్స్ట్రా సెల్ల్యులర్ పార్ట్ ఇది 1 జీరో జీరో జీరో 1 జీరో మరియు జీరో జీరో 1 వీటికి కరెస్పాండిం గా r నాట్ r 3 and r 4 ఇటు వైపు కరెస్పాండిం గా d d t of S నాట్ C and D అదే ఇంట్రా సెల్ల్యూలార్ A B and C కరెస్పాండిం గా నిజానికి జీరో ఇక్కడ దీనిని మాట్రిక్స్ లోని A B C పార్ట్ నుంచి తీసుకొన్నాం ఇక్కడ ఎక్స్ట్రా సెల్యూలర్ మెటాబోలైట్స్ ని సూచించే మాట్రిక్స్ ఇంట్రా సెల్యూలర్ మెటాబోలైట్స్ ని సూచించే మాట్రిక్స్ లను చూసాము వీటిల్ని వివరంగా చూడండి అలవాటుపడండి ఇక ముందుకు వెళదాం మెటాబోలైట్ ప్లక్స్ ఎనాలిసిస్ అనేది ఈ విధంగా ఉంది మెటాబోలైట్ ప్లక్స్ ఎనాలిసిస్ తో చేయ గలిగినది అంతా ఇది ఈ స్టాయికియో మెట్రిక్ మాట్రిక్స్ మనకు వివిధ రేట్ లను ఇస్తుంది ఈ రిప్రజెంటేషన్ మనకు ఇచ్చేది స్టాయికియో మెట్రిక్ మాట్రిక్స్ వివిధ రేట్స్ ఇంకా రేట్స్ ఆఫ్ ఎక్యుమిలేషన్ ఈ రిప్రజెంటేషన్ తో చేయదగిన కామన్ విషయాలు ఏవి అనేది చూద్దాము బయోరియాక్టర్ పరం గా ఏ రకంగా ఉపయోగం ఉంటుందో చూద్దాము ఎక్స్ట్రా సెల్ల్యులర్ మెటాబోలైట్ రేట్స్ నుంచి ఇంట్రా సెల్ల్యులర్ మెటాబోలైట్ రేట్స్ ని అంచనా వేయడం ఎక్స్ట్రా సెల్ల్యులర్ మెటాబోలైట్ ని మాడ్యూల్ 3 లో చెప్పుకున్న పద్ధతులలో మేజర్ చేయవచ్చు కాబట్టి వాటిని మెజర్ చేయడం ద్వారా మనకు ఇంట్రా సెల్ల్యులర్ మెటాబోలైట్ ప్లక్స్ గురించి ఒక ఎస్టిమేట్ వస్తుంది సెల్ లోపల జరిగే వాటి రేట్ గురించిన ఎస్టిమేట్ బ్రాంచ్ పాయింట్ కంట్రోల్ నోడల్ రిజిడిటీ సెల్ యొక్క పాత్ వేస్ లో చెయ్యొచ్చు ఆల్టర్ నెట్ పాత్ వేస్ ను గుర్తించ వచ్చు ఫ్లక్సోమ్ మెటాబోలోమ్ చాలా వోమ్ చెయ్యొచ్చు వోమ్ అంటే జరిగే ప్రతి దాని సమగ్ర సేకరణ ఉదాహరణకి జినోమ్ అంటే సెల్ లోని అన్ని జీన్స్ ల సమగ్ర ప్రాతినిధ్యం ఫ్లక్సోం అంటే సెల్ లోని అన్ని ఫ్లక్స్ ల సమగ్ర ప్రాతినిధ్యం ఈ ఎప్రోచ్ ఉపయోగించి దానిని విశ్లేషించ వచ్చు మెటాబోలైట్ ప్లక్స్ ఎనాలిసిస్ తో ఏమి చేయచ్చు అనే దానికి మనం మొదట రెండు ఉదాహరణలు చూడ బోతున్నాము కాబట్టి మొదట ఇది చూద్దాము ఎక్స్ట్రా సెల్ల్యులార్ మెటాబోలైట్ రేట్స్ నుంచి ఇంట్రా సెల్ల్యులార్ మెటాబోలైట్ ప్లక్స్ ఎస్టిమేషన్ ఇది మనం ముందు చూసిన చిత్రమే S నాట్ అనేది S అగును అది తర్వాత Aగా ఇంకా Bగా అగును Aఅనేది Cగా Bఅనేది Dగా S నాట్ C మరియు D లు ఎక్స్ట్రా సెల్ల్యులార్ మెటాబోలైట్ S A మరియు B లు ఇంట్రా సెల్ల్యులార్ మెటాబోలైట్ కాబట్టి మనం S naught C మరియు D లను మేజర్ చేసి ఇక్కడ ఉన్న రేట్స్ ని కనుక్కుంటాము అది ఎలా చేస్తాము మనకు తెలుసు ఎక్స్ట్రా సెల్ల్యులర్ మెటాబోలైట్స్ కి కరెస్పాండింగ్ ఫార్ములేషన్ ఇది దీనిని మనం ఇదివరకే చూశాము ఎక్స్ట్రా సెల్ల్యులర్ మెటాబోలైట్స్ కి కరెస్పాండింగ్ రేట్స్ ని నాట్ చెయ్యండి ఇవి d d t of S0 C and D ఎక్స్ట్రా సెల్ల్యులర్ మెటాబోలైట్స్ కి ఈక్వేషన్స్ మాట్రిక్స్ లో వ్రాయడమైంది ఇది ఇంట్రా సెల్ల్యులర్ ది S naught C మరియు D లను మెజర్ చేయ గలిగితే మీరు దీనిని లెక్కించ గలరు పాయింట్స్ ని సాధ్యమైనంత తక్కువ టైమ్ ఇంటర్వెల్ లో దగ్గరగా తీసుకొండి అప్పుడు మీకు ఎక్స్ట్రా సెల్ల్యులర్ స్పెస్ లోని S naught C మరియు D ల వేరియేషన్ రేట్స్ వస్తాయి S naught C మరియు D ల వేరియేషన్ రేట్స్ తెలుకొని మన ఆసక్తి r 1 మరియు r 2 లను ఎస్టిమేట్ చేయడం లో ఉంది ఎక్స్ట్రా సెల్ల్యులర్ మెటాబోలైట్ రేట్స్ నుండి ఇంట్రా సెల్ల్యులర్ మెటాబోలైట్ రేట్స్ లేదా ప్లక్స్ ను కనుగొనడం r 0 సబ్స్ట్రేట్ అప్ టేక్ రేట్ ని S నాట్ మెజర్ చేయడం ద్వారా ఎస్టిమేట్ చేయవచ్చు అది సరే డైరెక్ట్ గా r నాట్ వస్తుంది r 3 r 4 మెటాబోలైట్ లేదా ప్రోడక్ట్ ఫార్మేషన్ రేట్ లను వరుసగా C మరియు D లను మెజర్ చేయడం ద్వారా ఎస్టిమేట్ చేయవచ్చు ఇంట్రా సెల్ల్యులర్ మాట్రిక్స్ ఈక్వేషన్ లో 3 ఈక్వేషన్ లు ఇంకా 5 తెలియనివి ఉన్నాయి ఈక్వేషన్స్ నెంబర్ తెలియని వాటి సంఖ్య డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ తెలుసు కదా డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఈ ఈక్వేషన్స్ ను పూర్తీ గా సాల్వ్ చేయడానికి అవసరమైన ఇండిపెండెంట్ వేరియబుల్ నెంబరు 3 ఈక్వేషన్స్ 5 తెలియనివి ఉన్నాయి కాబ్బట్టి 5మైనెస్ 3 అంటే 2 కాబట్టి r 1 మరియు r 2 లను కనుక్కోవడానికి మనకు ఎక్స్ట్రా సెల్ల్యులర్ ప్లక్స్ మూడింటి లో 2 కావాలి ఆ రెండూమంకు తెలిసిన r 3 మరియు r 4 తీసుకుందాము అవి C మరియు Dమెజర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు C మరియు D కాన్సంట్రేషన్ మెజర్ మెంట్ టైం లో దగ్గరి ఇంటర్వల్స్ గా తీసుకొని ఈ కాన్సంట్రేషన్ రేట్స్ తెలుసుకోవచ్చు డెరివేటివ్ C 2 మైనస్ C 1 డివైడెడ్ బై t 2 మైనస్ t 1 ఇది మాట్రిక్స్ ఇక్కడ ఇంట్రా సెల్ల్యులర్ మాట్రిక్స్ దీన్ని జీరో గా తీసుకుంటాం దీన్ని ఇదిగో ఈ పార్ట్ వరకు రెప్రెసెంట్ చేస్తోంది కరస్పాండింగ్ గా r నాట్ r 1 r 2 ఆ పార్ట్ మాత్రం r 3 r 4 కి కరస్పాండింగ్ గా ఉంటుంది అది దీని లానే ఉంటుంది దీన్ని పరీక్షించవచ్చు మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 జీరో 1 జీరో జీరో జీరో 1 దీనికి కరెస్పాండింగ్ గా r జీరో r 1 r 2 కాబట్టి దీనిని ప్రత్యేకంగా వ్రాస్తాము జీరో జీరో మైనస్ వన్ జీరో జీరో వన్ దీనికి కరెస్పాండింగ్ గా r 3 మరియు r 4 దీనిని ప్రత్యేకంగా జీరో జీరో జీరో గా వ్రాస్తాము ఈ మాట్రిక్స్ ఈక్వేషన్ ను ట్రాన్స్పోజ్ చేస్తే ఇది మాట్రిక్స్ లను కలిగి ఉండే ఈక్వేషన్ వీటిల్ని ట్రాన్స్పోజ్ చేస్తాం రెండు వైపుల మొదటి మాట్రిక్స్ ఇన్వర్స్ చేత గుణించండి ఇది చేయడానికి మీకు లీనియర్ ఆల్జీబ్రా తెలిసి ఉండాలి ఈ లెక్చర్ లో ఆ మొదటి ప్రిన్సిపుల్స్ గురించి విస్తరించాలంటే కొద్దిగా కష్టం మీరు అర్ధం చేసుకోగలిగితే సరే లేదంటే ఇప్పుడు నమ్మండి తర్వాత మాట్రిక్స్ ఆల్జీబ్రా చూడండి అప్పుడు బాగా అర్ధము అగును ఈ మాట్రిక్స్ ను దీని ఇన్వర్స్ చేత గుణించితే ఇది పోతుంది ఇంకా దీనిని అదే ఇన్వర్స్ మాట్రిక్స్ తో ప్రి మల్టిప్లై చెయ్యాలి ఈ పదం ఉంది పోతుంది ఇది జీరో కాబట్టి దీని వదిలేస్తాము ఈ ఈక్వేషన్ ను ట్రాన్స్పోజ్ చేసాము కనుక మైనస్ 1 అనేది 1 అగును ఈ జీరో లు అలాగే ఉంటాయి ఇది దీనితో సమానము అగును అది మొదటి స్టెప్ తర్వాత మనం ఈ మాట్రిక్స్ కి ఇన్వర్స్ మాట్రిక్స్ తో ప్రీ మల్టిప్లై చేశాము కాబట్టి I I ఇన్వర్స్ ఒక యూనిటీ మాట్రిక్స్ మనము దానిని రెప్రజెంట్ చేయట్లేదు ఈ మాట్రిక్స్ ఇంటూ r 3 r 4 ఇచ్చేది r నాట్ r 1 మరియు r 2 లేదా r 3 r 4 మనకు ఆసక్తి గలవి r నాట్ r 1 మరియు r 2 మెజర్ చేయడం ద్వారా r 3 r 4 లు మెజర్ చేయబడినవి C మరియు D మెజర్ మెంట్ల ద్వారా లెక్కించ బడినవి దానితో r నాట్ r 1 మరియు r 2 లు వస్తాయి r నాట్ r 1 మరియు r 2 మీద పని చేస్తే దీని ప్రి మల్టిప్లికేషన్ లో ఇది ఇలా అగును ఈ మాట్రిక్స్ ఏమి అగును అంటే మీరు గుణిస్తే r 3 ప్లస్ r 4 r 3 మరియు r 4 కాబట్టి r నాట్ r 3 ప్లస్ r 4 తో సమానం r 1 తో సమానం r3 r 2 తో సమానం r 4 ఈ రకమైన మానిప్యులేషన్ చేయడం ద్వారా మనకు ఇంట్రా సెల్ల్యులర్ రేట్స్ వస్తాయి అవి మెజర్ చేయగలిగిన ఎక్స్ట్రా సెల్ల్యులర్ రేట్స్ ఆధారంగా జరుగును ఇది పవర్ ఫుల్ నోడల్ రిజిడిటీ ఐడెంటిఫికేషన్ గురించి చూద్దాము ఇది లైసిన్ ఇంప్రూవ్మెంట్ కు ఉపయోగపడినది వలీనో స్టిఫెనోపాలస్ 90 ల్లో వీరిని గురించి చెప్పుకున్నాము దీని అర్ధం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకొందాము పాపులరైజ్డ్ మెటబాలిక్ ప్లక్స్ ఎనాలిసిస్ లైసిన్ ప్రొడక్షన్ ఇది ఇక్కడ రిఫరెన్స్ ఇది మీ రిఫరెన్స్ ల లిస్ట్ లో కూడా ఉంది మీరు వెళ్ళాక చూడవచ్చు వలీనో స్టిఫెనోపాలస్1991 నెట్ వర్క్ రిజిడిటీ అండ్ మెటబాలిక్ ఇంజినీరింగ్ ఇన్ మెటాబోలైట్ ఓవర్ ప్రొడక్షన్ ఇది సైన్స్ లో ప్రచురిత మయినది తర్వాత మరొక పత్రం 1993 లో బయో టెక్నలాజి బయో ఇంజినీరింగ్ లో ప్రచురిత మయినది ఇది మరి కొన్ని వివరాలను ఇస్తుంది గతం లో చెప్పిన విధం గా 1 లైసిన్ లేదా మైనస్ లైసిన్ ప్రతి సంవత్సరం వందల వేల టన్నులలో ఉత్పత్తి చేస్తారు ఎందుకంటే ఇది జంతు కణాలలో తయారవదు కానీ ప్రొటీన్లకు అవసరము కాబట్టి ఇది తయారు చెయ్యాలి మైనస్ లైసిన్ యొక్క భారీ ఉత్పత్తికి ఇదే ఒక కారణం కొరినోబాక్టెరియం గ్లుటామికమ్ అనే ఆర్గానిజం 1 లైసిన్ ను ఉత్పత్తి చేస్తుంది ఇది ఉత్పత్తి చేసినపుడు ఈల్డ్ కేవలం 15 శాతము మెటబాలిక్ ప్లక్స్ ఎనాలిసిస్ మరియు తదుపరి మానిప్యులేషన్ లను ఉపయోగించి 3రెట్లు అంటే 50శాతం కన్నా ఎక్కువగా పెంచారు మెటబాలిక్ ప్లక్స్ ఎనాలిసిస్ మనకు దిశా నిర్దేశం చేస్తోంది దాని ఆధారంగా ఆర్గానిజం లను జన్యు పరం గా మాడిఫై చేయాలి అప్పుడు ఈ కేస్ లో 3రెట్లు ఎక్కువ ఈల్డ్ వచ్చినది కొన్ని వివరాలు లైసిన్ ప్రొడక్షన్ కొరకు మనం ఆసక్తి చూపే ప్రయిమరీ పాత్ వె ఇది ఇది గ్లైకాలసిస్ గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫెట్ దాని నుంచి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫెట్ దాని నుంచి ఫాస్ఫ ఇనాల్ పైరువేట్ దాని నుంచి పైరువేట్ వస్తాయి ఇక్కడ చాలా ముఖ్యమైన బ్రాంచ్ పాయింట్ ఉంది ఇక్కడ గ్లూకోజ్ 6 ఫాస్ఫెట్ రిబ్యూలోజ్ 5 ఫాస్ఫెట్ ద్వారా వెనుకకి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫెట్ అగును ఫాస్ఫ ఇనాల్ పైరువేట్ ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ గాను తర్వాత లైసిన్ గాను అగును పైరువేట్ కూడా లైసిన్ కాగలదు ఇక్కడ మరో బ్రాంచ్ పాయింట్ ఉంది పైరువేట్ నుండి ఎసిటైల్ కో ఎ దీనిని T C A సైకిల్ గా గుర్తిస్తారు ఇక్కడ డాటెడ్ లేదా డాష్ సర్కిల్ లో చూపించారు ఒకటి కన్నా ఎక్కువ రియాక్షన్ లు జరుగ గలిగిన మెటాబోలైట్ ని నోడ్ అంటారు ఇక్కడ 3 నోడ్స్ ఉన్నాయి ఈ నెట్ వర్క్ లో బ్రాంచ్ పాయింట్ G 6 P బ్రాంచ్ ఉన్న చోట ఒకటి కన్నా ఎక్కువ రియాక్షన్ లు జరుగ గలవు తర్వాత P E P ఇటు ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ గాను అటు పైరువేట్ గా మారును ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ నుంచి l లైసిన్ గా అగును అలా 3 బ్రాంచ్ పాయింట్లు ఉన్నాయి నోడల్ రిజిడిటీ ఎనాలిసిస్ కు వీటి మీదనే ఫోకస్ పెడతారు మనకు కావలిసిన బ్రాంచ్ వైపు ప్లక్స్ ను పెంచేందుకు మానిప్యులేట్ చేసే అవకాశాల్ని ఈ నోడ్స్ కల్పిస్తాయి మనము ప్లక్స్ ఎక్కువగా l లైసిన్ వైపు కావాలి అనుకొంటున్నాము ఇది ఒక అవకాశం ఉన్న ప్లేస్ ప్లక్స్ ని ఏదోఒక రకంగా అటు ప్లక్స్ తో పోలిస్తే ఎక్కువ ఇటు పంపించి l లైసిన్ ఉత్పత్తి ని పెంచుతారు అందుకే మనము ఈ నోడ్స్ బ్రాంచ్ పాయింట్లను తెలుసుకుంటాము ఫార్మల్ టర్మ్స్ లో M మెటాబోలైట్ 3 రియాక్షన్ లు లో J1 J 2 and J 3 రేట్ లు లేదా ప్లక్స్ లు ప్రోడక్ట్స్ X Y and Z అనుకుందాము కావలసిన ప్రొడక్ట్ Y అనుకుందాము J 2 ని సెలక్టివ్ గా J 1 and J 3 ల కన్నా పెంచాలి స్ప్లిట్ రేషియో అంటే కావలిసిన బ్రాంచ్ లో ప్లక్స్ డివైడెడ్ బై మిగతా అన్ని బ్రాంచ్ ల ప్లక్స్ ల మొత్తం ఈ కేస్ లో దీనిని J 2 డివైడెడ్ బై Js J 1 J 2 J 3 గా వ్రాయవచ్చు J 2 by J 1 plus J 2 plus J 3 ఇదే స్ప్లిట్ రేషియో splitratiofluxthroughthedesiredbranchsumoffluxesthroughallbranchesJ2iJiJ2J1J2J3 ఇది బాగానే ఉంది కానీ ఇది అంత సులభం కాదు మన కావలసినట్లు ప్లక్స్ ని మార్చడం నోడ్స్ నేచర్ వలన సాధ్యం కాదు అన్ని నోడ్స్ లోను మనము ఈ బ్రాంచ్ లో నుంచి కార్బన్ ఎక్కువగా అనలేము అలాగే ఎంజైమ్ లను తీసివేయడం ద్వారా ఇంకో బ్రాంచ్ లో ఆపివేయడం ఇలా జరగదు క్లుప్తంగా ఇది ఏమిటనేది చెప్తాను రెండు రకాల నోడ్స్ ఉంటాయి రిజిడ్ నోడ్ లేదా ఫ్లెక్సిబుల్ నోడ్ ఒక ఉదాహరణ చూద్దాము S A అగును A B మరియు C అగును C D E లగును ఇవి నార్మలైజ్డ్ ప్లక్స్ లు S టు A ఈజ్ 100 A టు B ఈజ్50 మరియు A టు C ఈజ్ 50 మరియు C టు D ఈజ్ 25 C టు E ఈజ్ 25 ఎదో ఒక యూనిట్స్ లో మిల్లి మోల్ లీటర్ అనుకొండి ఇది బ్రాంచింగ్ ఈ నెట్ వర్క్ లో ఏమి చేయనప్పుడు ఇలా జరుగుతుంది జెనెటిక్స్ ద్వారా మనము మనము ఎంజైమ్ లను కట్ ఆఫ్ చేయ గలిగితే ఈ బ్రాంచ్ ని ఈ బ్రాంచ్ ని ఈ బ్రాంచ్ ని కూడా కట్ ఆఫ్ చేస్తే అనుకొండి అప్పుడు C నుంచి D కన్వర్షన్ జరగదు ఈ రెండు కట్స్ చేస్తే ప్లక్స్ లు ఈ విధం గా ఉండొచ్చు 100 ఇటు 0 అగును కానీ ఇటు 100 గ ఉండును దీనిని కట్ చేయడం ద్వారా రెండు ప్లక్స్ లు 0 అగును ఇది జరిగినది అనుకుందాము ఇది అంత సులభం కాదు కానీ జరిగినది అనుకుందాము ఇది నోడ్ A దగ్గర జరిగితే మొత్తం ప్లక్స్ ని ఒకే బ్రాంచ్ ద్వారా పంపడం అవుతుంది ఇది కావలసిన బ్రాంచ్ ఈ బ్రాంచ్ ని కట్ చేయడం ద్వారా మొత్తం ప్లక్స్ ని ఈ రూట్ లోకి మరల్చవచ్చు అందువలన ఇది ఫ్లెక్సిబుల్ నోడ్ అదే నోడ్ C వద్ద దీనిని కట్ ఆఫ్ చేస్తే ఇది కూడా కట్ ఆఫ్ అగును దీనిని మనము కట్ ఆఫ్ చేయాలి అనుకోవట్లేదు కానీ దీనిని కట్ ఆఫ్ చేయడం వలన ఇది కూడా కట్ ఆఫ్ అగును అటువంటి నోడ్ C ని రిజిడ్ నోడ్ అంటారు ఒక బ్రాంచ్ పాయింట్ ను కట్ ఆఫ్ చేసి ఇంకొక కావాల్సిన బ్రాంచ్ పాయింట్ గుండా ప్లక్స్ ను పెంచడం చేయలేము ఇది రిజిడ్ నోడ్ కాబట్టి మనము ఫ్లెక్సిబుల్ నోడ్స్ కోసం చూస్తాము మానిప్యులేట్ చేయడానికి రిజిడ్ నోట్స్ మంకు ఉపయోగ పడవు రిజిడిటీ చాలా కారణాల వలన కలుగవచ్చు ఉదాహరణకి D అనేది E ఉత్పత్తి అయ్యే బ్రాంచ్ కి అవసరం కావచ్చు మెటబాలిక్ వే లోనో జెనెటిక్ వే లోనో ఇది కారణం కావచ్చు లేదా ఫీడ్ బ్యాక్ లూప్ ద్వారానో ఏదో ఒక రకంగా కాబట్టి ఇది కట్ ఆఫ్ చేస్తే ఇది కూడా కట్ ఆఫ్ అగును ఈ మూడు బ్రాంచ్ పాయింట్స్ చూపించారు G 6 P P E P పైరువేట్ 3 నోడ్స్ ప్రయోగాలు ప్లేక్స్ ఎనాలిసిస్ ద్వారా తెలిసికొన్నది ఇందులో 2 నోడ్స్ G 6 P పైరువేట్ లు ఫ్లెక్సిబుల్ నోడ్స్ P E P రిజిడ్ నోడ్ ఎక్కువ లైసిన్ ప్రొడక్షన్ కు రిజిడిటీ ని అధిగమించాలి P E P నుండి OA వస్తుంది ఇది కావాల్సిన బ్రాంచ్ P E P కార్బాక్సిలేజ్ ఎంజైమ్ ఈ పని చేస్తోంది రెగ్యులర్ ఆర్గానిజం లోని P E P కార్బాక్సిలేజ్ రిజిడ్ నోడ్ కి కారణం అయితే సూడోమోనాస్ లోని P E P కార్బాక్సిలేజ్ రిజిడిటీ ని బ్రేక్ చేయడానికి ఉపయోగ పడును అందువలన సూడోమోనాస్ లోని P E P కార్బాక్సిలేజ్ ని తీసుకొని దీనిని కొరినో బాక్టీరియం గ్లుటానికం లో ఎక్స్ప్రెస్ చేసి అది ఈ నోడ్ రిజిడిటీ ని తగ్గించడానికి ఉపయోగపడినది అందువలన లైసిన్ ప్రొడక్షన్ 3 రేట్లు పెరిగింది చివరి లో మనం ఒక ఆర్గానిజం లోని జీన్ ను వేరొక ఆర్గానిజం లోనికి పంపించి ఎక్సప్రెస్ చేయడం జరిగింది దీనినే రికామ్బినెంట్ DNA టెక్నలాజి అంటారు సెల్ ప్రొడక్షన్ పెంచడానికి ఇది ఒక మార్గము నేను ఒక ఉదాహరణ వివరించాను ఇందులో రెండు ముఖ్యమైన అంశాలు ఒకటి సెల్ గురించి సవివరంగా చూడటం ఇంకా సెల్ ను మార్పులకు గురిచేయడం రెండూ ఈల్డ్ పెంచడానికి ఈ కేసు లో ఇది l లైసిన్ Refer Slide Time 5054 rDNA ను ఇన్సులిన్ ప్రొడక్షన్ కు ఎక్కువగా వాడతారు ఇన్సులిన్ ఒక బాక్టీరియం ను ఉపయోగించి తయారు చేస్తారు ఇన్సులిన్ జీన్ ను తీసుకోని దీనిని బాక్టీరియం లో ఎక్ష్ప్రెస్స్ చేసి ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తారు ఆ విధం గా భారీ స్థాయి లో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసి దాని ఖరీదు ని తగ్గించారు ఇంకా లభ్యతను పెంచారు భాధ ను గణనీయంగా తగ్గించారు ఇంకొకఅడుగు వేస్తే ఇది మారుతొంది rDNA అంటే DNA ను తీసుకోని వేరొక ఆర్గానిజం లో పెట్టడం ఇంకొక అడుగు ముందుకు ఏమిటంటే సెల్ మొత్తాన్ని మార్చేయడం దానికి ఉదాహరణ హైబ్రి డొమ కాన్సర్ కణాన్ని తీసుకొండి అది ఎప్పటికి పెరుగ గలదు ఒకయాంటీ బాడీ లను ఉత్పత్తి చేసే ఒక కణాన్ని తీసుకొండి ఆ రెండిటిని కలిపితే వచ్చే సెల్ ఆ యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తుంది ఇంకా ఎప్పటికి బ్రతికే ఉంటుంది అది సెల్ ని పూర్తి గా మార్చేయడం వాటిల్ని బయోరియాక్టర్ లో వాడవచ్చు ఆలా చేస్తే కావలిసిన మోనోక్లోనల్ యాంటీ బాడీ లను బయోరియాక్టర్ లో ప్రొడక్ట్స్తో గా పొందుతూ ఉండవచ్చు తర్వాతి లెక్చర్ లో కోర్స్ మొత్తాన్ని సమ్మరైజ్ చేద్దాం మాడ్యూల్ 5 లో సెల్స్ ని ప్రోడక్ట్ ని ఉత్పత్తి చేసే నిజమైన ఫ్యాక్టరీ లు గా చూశాము సెల్ లోపల ఏమి జరుగుతున్నదో తెలిసి కోవడానికి సెల్ ని ఒక బ్లాక్ బాక్స్ గా పరిగణించాలని అనుకొన్నాము దానికి ఒక పధ్ధతి బయో రియాక్షన్స్ స్టాఇకియోమెట్రి ఇక్కడ ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ డిగ్రీ ఆఫ్ రిడక్టన్స్ తర్వాత మనం విండోస్ తెరచి చూద్దాం అనుకొన్నాము కొన్ని విండోస్ సెల్ స్టేటస్ ఇండికేటర్స్ మెటబాలిక్ స్టేటస్ ఇండికేటర్స్ ఎనర్జీ స్టేటస్ ఇండికేటర్స్ అవి రిడాక్స్ రేషియో ఎనర్జీ రేషియో ఇంట్రా సెల్ల్యులర్ pH ఈ మూడు ఉదాహరణలు ఇంకా చాలా ఉండవచ్చు తర్వాత మనం సెల్ లోపలి వెళ్లి చూద్దాము మార్పులు చేద్దాము అనుకున్నాము అది మెటబాలిక్ ప్లక్స్ ఎనాలిసిస్ ఆ పద్ధతులు కొంత వివరంగా చుసాము అన్ని పద్ధతులు కాదు కొన్ని మెటబాలిక్ ప్లక్స్ ఎనాలిసిస్ తో లభించిన అవగాహన తో rDNA టెక్నలాజి తో కావలిసిన మార్పులు చేయగలము జెనెటిక్ మార్పులతో ఉత్పత్తిని పెంచగలం ఉదాహరణ కి l లైసిన్ ని 3 రెట్లు పెంచుట ఆ తర్వాత రెండు సేల్స్ ని కలపడం ద్వారా సెల్ నే మార్చడం తద్వారా అవసరమయిన ప్రోడక్ట్ మోనో క్లోనల్ యాంటీ బాడీస్ ను ఉత్పత్తి చేయడం దీనితో మాడ్యూల్ 5 పూర్తి అయ్యినది తరువాతి లెక్చర్ లో సమ్మరైజ్ చేద్దాం ఈ కోర్స్ లో మనము చేసినదంతా క్లుప్తం గా చూద్దాం తర్వాతి లెక్చర్ లో కలుద్దాం